ప్రొఫెసర్ అంకుష్ శర్మ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకాన్పూర్ మాడ్యూల్ 5 ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ ఉపన్యాసం 25 సెకండ్ ఆర్డర్ రెస్పాన్స్ నమస్కారం ఈ రోజు లెక్చర్ లో మనం సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన గురించి చర్చిద్దాం సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అనగా సర్క్యూట్ లో 3 కాంపోనెంట్స్ అయిన రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ లు ఉంటాయి లేదా 2 కెపాసిటర్లు గాని లేదా 2 ఇండక్టర్ లు గాని ఉంటాయి కెపాసిటర్ లు లేదా ఇండక్టర్ లను కలిపి ఈక్వివలెంట్ ఇండక్టర్ లేదా కెపాసిటర్ గా చేయలేము కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సర్క్యూట్ ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది ఈ రోజు లెక్చర్ లో చర్చిద్దాం సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన గురించిన చర్చను మొదలుపెడదాం మొదట మనం సెకండ్ ఆర్డర్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటే వాటిని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ గా వర్ణించవచ్చు ఎక్కడైతే మనకు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయో వాటిని అధికారికంగా ఆ ప్రత్యేకమైన సర్క్యూట్ ని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ గా భావించవచ్చు ఇప్పుడు ఇంకో విధంగా కూడా చెప్పాలి అంటే సర్క్యూట్ లో 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు వున్నా దాన్ని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాటి యొక్క ప్రతిస్పందనలను చూస్తే వాటిలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి అవి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ కలిగి ఉంటాయి సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ సాధారణంగా సిరీస్ RLC లేదా పార్లల్ RLC సర్క్యూట్స్ లేదా ఒకవేళ రెండు వివిధ రకాల స్టోరేజ్ ఎలిమెంట్స్ లేదా ఒకే రకమైన స్టోరేజ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటాయి ఒకే రకం అనడంలో అర్థం ఏమిటంటే ఆ ఎలిమెంట్స్ ఏదో 2 ఇండక్టర్లు లేదా 2 కెపాసిటర్లు కానీ అయిన ఎలిమెంట్స్ ని మనం ఈక్వివలెంట్ ఎలిమెంట్ గా సూచించలేము ఇలాంటి సందర్భాల్లో మనము కొన్ని అధికారిక ఈక్వేషన్స్ సృష్టించు కోవలసిన అవసరం వుంది అవి కూడా సెకండ్ ఆర్డర్ స్వభావం కలిగి ఉండాలి ఇప్పుడు ఆ రకమైన సర్క్యూట్స్ ఉన్న ఉదాహరణలను చూద్దాం ఇక్కడ చిత్రం లో చూస్తే సిరీస్ RLC సర్క్యూట్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ ఇంకొకటి పార్లల్ RLC సర్క్యూట్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ గా భావించవచ్చు ఒకవేళ మన దగ్గర రెండు ఇండక్టర్ లు ఉంటే వాటిని ఒకే ఒక ఇండక్టర్ గా సూచించలేము అప్పుడు కూడా అది సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ గా భావించవచ్చు అదేవిధంగా ఈ స్థితి లో మన దగ్గర రెండు కెపాసిటర్ లు కూడా ఉన్నాయి కానీ వాటిని కలిపి ఒకే ఒక ఈక్వివలెంట్ కెపాసిటర్ గా సూచించలేము ఆ సర్క్యూట్ ని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ గా భావించవచ్చు ఇప్పుడు మొదటి పని ఏమిటి అంటే ఈ రకమైన సర్క్యూట్స్ ఇనీషియల్ మరియు ఫైనల్ విలువలని ఎలా కనుక్కోవాలో అర్థం చేసుకోవాలి ఇక్కడ సులభంగా వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ఇనీషియల్ మరియు ఫైనల్ విలువలు కనుక్కోవచ్చు ఎందుకంటే వీటిలో కొన్నింటిని ఊహించి విలువలను తీసుకొనవచ్చు లేదా ఉదహరించవచ్చు లేదా సర్క్యూట్ లో టైం t విలువ సున్నా లేదా టైం t విలువ అనంతం ఇన్ఫినిటీ infinity ఇచ్చి వాటిని పరిశోధించేటప్పుడు వాటి విలువలు ఉత్పన్నం చేయవచ్చు కానీ పాసివ్ ఎలిమెంట్స్ యొక్క ఇనీషియల్ విలువల యొక్క డెరివేటివ్స్ కనుక్కోవడం కొంచెం కష్టమైన పని ఇనీషియల్ విలువలు కనుక్కోవాలి అంటే మన దృష్టిలో లో రెండు ప్రధానమైన విషయాలు గుర్తుంచుకోవాలి మొదటి విషయం కెపాసిటర్ వోల్టేజ్ పొలారిటీ మరియు ఇండక్టర్ లో ప్రవహించే కరెంట్ యొక్క డైరెక్షన్ అనగా దిశ రెండవ విషయం కెపాసిటర్ యొక్క వోల్టేజ్ విలువ హఠాత్తుగా మారదు కాబట్టి కెపాసిటర్ విషయంలో వోల్టేజ్ విలువ V మరియు V0 సమానం గా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ఇండక్టర్ విషయంలో లో ఇండక్టర్ కరెంట్ విలువ హఠాత్తుగా మార్పు చెందదు కాబట్టి ఇండక్టర్ లో కరెంట్ విలువ i మరియు i0 సమానం గా ఉంటుందని చెప్పవచ్చు ఈ విధంగా మొదట మన దృష్టి హఠాత్తుగా విలువలు మారని వేరియబుల్స్ యొక్క ఇనీషియల్ కండిషన్స్ కనుక్కోవడం పెడదాం దీని అర్థం ఏమిటి అంటే కెపాసిటర్ యొక్క వోల్టేజ్ మరియు ఇండక్టర్ ద్వారా ప్రవహించే ఇండక్టర్ కరెంట్ మీద మన దృష్టి కేంద్రీకరించాలి ఇప్పుడు మొదట సోర్స్ ఫ్రీ సిరీస్ RLC సర్క్యూట్ తీసుకుందాం ఎటువంటి సోర్స్ లేకుండా సిరీస్ కలయిక లో వున్నా RL మరియు C వున్నా సర్క్యూట్ యొక్క సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇండక్టర్ ద్వారా కొంత ఇనీషియల్ కరెంటు ప్రవహిస్తుంది అని అనుకుందాం మరియు దాని విలువ I0 అని అనుకుందాం మరియు కెపాసిటర్ ఇనీషియల్ గా కొంత వోల్టేజ్ తో చార్జ్ చేయబడింది అని అనుకుందాము మరియు దాని విలువ V0 అని అనుకుందాం ఈ రెండిటిని పరిగణనలోకి తీసుకుంటే సోర్స్ అవుతుంది అది సర్క్యూట్ కి కరెంటు ని సరఫరా చేస్తుంది కాబట్టి ఇప్పుడు టైం t విలువ సున్నా అయితే ఏమి వ్రాయచ్చు v ని ఇంటిగ్రల్ ఆఫ్ కరెంట్ అని ఈక్వేషన్ లో ఈ విధంగా వ్రాయచ్చు మరియు ఇది V0 కి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇది మన ఇనీషియల్ కండిషన్ అదేవిధంగా iని చూద్దాం అనగా టైం t విలువ సున్నా కి సమానం అయితే కరెంట్ విలువ I0 ఇప్పుడు ఇక్కడ విడిగా తీసుకున్న లూప్ కి KVL అనగా క్రిచ్ఛాప్ వోల్టేజ్ లా ని రాస్తే అనగా ఎక్కడైతే మనం కరెంటు ప్రవహిస్తుంది అని అనుకున్నామో అక్కడ విడిగా తీసుకున్న లూప్ దగ్గర రాస్తాం మనం ఆ లూప్ కి KVL ఈక్వేషన్ రాస్తే అది ఈక్వేషన్ లో చూపిన విధంగా ఉంటుంది ఈ ఈక్వేషన్ లో ఇంటిగ్రేషన్ భాగం టైం యొక్క విలువ t తో డిఫరెన్షియేటింగ్ చేయడం ద్వారా తొలగించబడుతుంది డిఫరెన్షియేటింగ్ చేయడం ద్వారా మనకు ఈక్వేషన్ వస్తుంది కాబట్టి మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఈక్వేషన్ క్రమం మర్చి వ్రాస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది ఈ ఈక్వేషన్ చుస్తే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లో వుంది అందుకే దీనిని సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తారు ఇప్పుడు మనము ఈ రకమైన సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని పరిష్కరించాలి అంటే మనకు రెండు ఇనీషియల్ కండిషన్స్ కావాలి ఇక్కడ కరెంట్ యొక్క ఇనీషియల్ విలువ I0 కు సమానం అని తెలుసు తర్వాత ఏమి చెయ్యాలి అంటే మనం కరెంటు యొక్క ఇనీషియల్ విలువ కి మొదటి డెరివేటివ్ కనుక్కోవాలి కాబట్టి మనం di dt ని టైం t విలువ సున్నా ఉన్నప్పుడు లెక్కించాలి మనకు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ యొక్క ఇనీషియల్ విలువ కూడా మనకు తెలుసు ఈక్వేషన్ లో ఇచ్చిన విధంగా మనం ఆ విలువని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ ఈక్వేషన్ కోసం మనం ఏమి వ్రాయగలము ఇప్పుడు సులభంగా ఈక్వేషన్ మరియు వ్రాయచ్చు ఇప్పుడు ఈ ఈక్వేషన్ ను మన దగ్గర వున్న I యొక్క ఇనీషియల్ విలువ మరియు didt యొక్క ఇనీషియల్ విలువలు మన చేతిలో ఉన్నాయి వాటిని ఉపయోగించి ఈక్వేషన్ ను పరిష్కరించవచ్చు ఇప్పుడు ఇప్పటివరకు మనం చర్చించింది చర్చించినప్పుడు చేసింది ఏమిటి అంటే సోర్స్ ఫ్రీ RL సర్క్యూట్ ప్రతిస్పందన మరియు RC సర్క్యూట్ ప్రతిస్పందన ని చూస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే సాధారణంగా ఈ రకమైన సర్క్యూట్ ల పరిష్కారం ఎక్స్పోనెన్షియల్ అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సర్క్యూట్ పరిష్కారం ఈక్వేషన్ అవుతుంది అని అనుకుందాం కాబట్టి ఇక్కడ A మరియు σ లు స్థిరాంకాలు కాన్స్టాంట్constant వీటిని మనం కనుక్కోవాలి ఇప్పుడు ఏమి చేద్దాం మనం ఊహించిన కరెంట్ విలువ ఈక్వేషన్ ను ఈక్వేషన్ లో ప్రతిక్షేపిద్దాం అనగా దీనిని రెండు సార్లు డిఫరెన్షియేట్ చేస్తాము దీని ద్వారా ఈక్వేషన్ లో మొదటి కంపోనెంట్ విలువ వస్తుంది అదేవిధంగా ఈక్వేషన్ వున్నా వేరే పదములను పొందుదాం ఈ ఈక్వేషన్ క్రమం మర్చి రాస్తే మనకు చివరకు ఒక రూపం వస్తుంది ఇప్పుడు ఈ రకమైన ఈక్వేషన్స్ కి పరిష్కారం చుస్తే ఈ సందర్భం లో Aeσt యొక్క విలువ సున్నా కి సమానం కాదు ఎందుకంటే ఇది పరిష్కారం కొరకు మనం ఊహించిన విలువ కాబట్టి ఇది సున్నాకి సమానం కాదు ఇప్పుడు మనకు మిగిలిన రెండవ భాగాన్ని చూద్దాం దాని విలువ సున్నా కి సమానం అవుతుంది కాబట్టి σ కు ని అధికారికమైన ఈక్వేషన్ అని చెప్పవచ్చు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మరియు ఈ రకమైన ఈక్వేషన్ ను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క స్వాభావికమైన క్యారక్టర్స్టిక్characteristic ఈక్వేషన్ అని చెప్పవచ్చు దీనిని మనం చూసాం కాబట్టి దీనిని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క స్వాభావికమైన ఈక్వేషన్ గా భావిస్తాము ఇప్పుడు ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ని పరిష్కరిస్తే మనకు 2 మూలాలు రూట్స్ roots వస్తాయి అని చెప్పవచ్చు ఇప్పుడు రూట్స్ σ1 మరియు σ2 అని చెప్పవచ్చు ఈ రూట్స్ యొక్క విలువ కనుక్కుంటే మనకు పైన చూపిన చిత్రం లో ఈక్వేషన్ 9 మరియు 9 గా σ విలువలు వస్తాయి మనం ఈ స్వాభావికమైన ఈక్వేషన్ ని పరిష్కరిద్దాం దీనిని పరిష్కరిస్తే మనకు σ1 మరియు σ2 వస్తాయి కాబట్టి ఈ రెండు రూట్స్ విలువ మన చేతిలో ఉంటే ఇంకా చక్కని పద్ధతిలో దీనిని ఎలా సూచించవచ్చు ఇప్పుడు α యొక్క విలువ R 2L అని మరియు ⍵0 1√LC అని సూచించవచ్చు కాబట్టి ఒకవేళ మనం అనుకున్న రెండు విలువలు σ1 మరియు σ2 విలువలును ఈ ప్రత్యేకమైన ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే మనకు సాధారణంగా ఈక్వేషన్ ఉన్న విధంగా వస్తుంది ఇప్పుడు ఈ రెండు రూట్స్ అనగా σ1 మరియు σ2 లను సహజసిద్ధమైన ఫ్రీక్వెన్సీ లు అని పిలుస్తారు మరియు వీటిని నెపెర్స్ పర్ సెకండ్ తో కొలుస్తారు ఇక్కడ ⍵0 ని రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ లేదా అన్డంప్డ్ నేచురల్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు దీనిని రేడియన్స్ పర్ సెకండ్ తో వ్యక్తపరుస్తారు α అనేది డాంపింగ్ ఫాక్టర్ దీనిని నేపెర్స్ పర్ సెకండ్ తోవ్యక్తపరుస్తారు ఇప్పుడు α మరియు ⍵ యొక్క విలువలని ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది ఇప్పుడు ఇది మనకు చేయడానికి వీలైన రెండు పరిష్కారాలు చూపిస్తుంది కాబట్టి మనం ఏమి చెప్పగలం ఇక్కడ ఈక్వేషన్ లో చూపిన విధంగా మనకు రెండు పరిష్కారాలు ఉన్నాయి ఇప్పుడు కరెంటు విలువ కనుక్కోవడానికి రెండు పరిష్కారాలు ఉన్నాయి అవి i1 మరియు i2 ఇప్పుడు మనకు సహజంగా ఈక్వేషన్ ఇది ఒక లినియర్ ఈక్వేషన్ కాబట్టి ఏదైనా లినియర్ కలయిక లో రెండు విస్పష్టమైన పరిష్కారాలు అనగా i1 మరియు i2 ఉంటే అది కూడా ఈక్వేషన్ కి పరిష్కారం అవుతుంది కాబట్టి పైన ఈక్వేషన్ కి పూర్తి పరిష్కారం కావాలంటే లినియర్ కలయిక లో వున్నా i1 మరియు i2 అవసరం దీనిని మనకు ఇచ్చిన ఈక్వేషన్ లో వ్రాసాము కాబట్టి ఇది ఈక్వేషన్ యొక్క పూర్తి పరిష్కారం అనగా సిరీస్ RLC సర్క్యూట్ కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఇప్పుడు A1 మరియు A2 అనేవి కొన్ని కాన్స్టాంట్స్ వీటిని మనం టైం t విలువ సున్నా ఉన్నప్పుడు i మరియు టైం t విలువ సున్నా ఉన్నప్పుడు didt సహాయం తో కనుక్కోవచ్చు మరియు వాటి విలువలు ఇదివరకే మనము కనుగొన్నాము కాబట్టి మనం ఏమి చెప్పవచ్చు అంటే ఎప్పుడైతే మనం ఈ ఈక్వేషన్స్ అన్ని పోల్చి చూస్తామో అప్పుడు మనం σ1 మరియు σ2 ను స్వాభావికమైన ఈక్వేషన్ రూట్స్ అని వీటికి 3 రకాల కండిషన్స్ లేదా σ1 మరియు σ2 యొక్క పరిష్కారానికి సంబంధించి వీలైన 3 రకాల పరిష్కార మార్గాలు వున్నాయి అని చెప్పవచ్చు ఆ పరిష్కారాలు ఏమిటో చూద్దాం మొదటిది α⍵0 ఇక్కడ సిస్టం ఓవర్డాంప్డ్ స్థితి లో ఉంటుంది రెండవది α ⍵0 ఇక్కడ సిస్టం క్రిటికల్లి డేమ్ప్డ్ స్థితి లో ఉంటుంది మరియు మూడవది α ⍵0 ఇక్కడ సిస్టం ఆండర్ డేమ్ప్డ్ స్థితిలో ఉంటుంది ఇప్పుడు మొదటి స్థితి α ⍵0 ని చూద్దాం α ⍵0 అనగా C 4L R2 యొక్క విలువ అని అర్థం దీని విలువ కనుక్కోవాలి అంటే మనకు తెలిసిన α మరియు ⍵ యొక్క విలువలు ప్రతిక్షేపించాలి ఈ సందర్భం లో స్వాభావికమైన ఈక్వేషన్ రూట్స్ అయినా σ1 మరియు σ2 యొక్క విలువ నెగటివ్ మరియు రియల్ కాబట్టి యొక్క ప్రతిస్పందన ని ఈక్వేషన్ అవుతుంది మరియు టైం t కు మరియు కరెంట్ గల బంధానికి గీసిన వక్రరేఖ కర్వ్ curve ని చిత్రం లో చూడవచ్చు ఈ వక్రరేఖ టైం t విలువ పెరుగుతున్న కొద్దీ కరెంటు విలువ తగ్గుతూ మరియు సున్నా కి దగ్గర అవుతూ ఉండటం చిత్రంలో చూడవచ్చు α ⍵0 స్థితి లో ఈ రకమైన ప్రతిస్పందన ఉంటుంది అనగా సిస్టం ఓవర్ డంప్ గా వుంది అని అర్థం ఈ స్థితిలో ఇప్పుడు సిస్టం క్రిటికల్లి డాంప్డ్ అనగా α ⍵0 కాబట్టి ఈ స్థితి లో ఏమి అవుతుందో చూద్దాం α ⍵0 అర్ధం ఏమిటి అంటే C 4L R2 లేదా σ1 σ2 R 2L σ అని చెప్పవచ్చు దీని యొక్క పరిష్కారం ఇప్పుడు ఇది సరైన పరిష్కారం కాదు ఎందుకంటే మనం రెండు ఇనీషియల్ కండిషన్స్ మనం చూసాము అనగా టైం t విలువ సున్నా ఉంటే i మరియు d dt అనేవి కాన్స్టాంట్ A3 విలువని సంతృప్తి పరచవు కాబట్టి మనం మొదట అనుకున్న ఎక్స్పోనెన్షియల్ పరిష్కారం ప్రత్యేకించి క్రిటికల్ డాంపింగ్ స్థితి లో సరైనవి కావు ఇప్పుడు ఏమి చేద్దాం ఇప్పుడు వున్నా ఈక్వేషన్ ని క్రమం మర్చి ఈక్వేషన్ లా వ్రాద్దాం ఇప్పుడు ఈక్వేషన్ లో బ్రాకెట్ లో వున్నా పదాన్ని ఒక ఫంక్షన్ f అని అనుకుందాం కాబట్టి మనం ఏమి వ్రాయాలి కాబట్టి ఎప్పుడైతే f విలువ ని ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఈ ఈక్వేషన్ dfdtαf 0 అవుతుంది ఇప్పుడు దీనికి పరిష్కారం చూద్దాం ఎందుకంటే ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు ఇటువంటి ఈక్వేషన్ ను మనం సోర్స్ ఫ్రీ స్థితి లో సిరీస్ RC లేదా RL సర్క్యూట్ ల యొక్క ప్రతిస్పందన గురించి చర్చించాము కాబట్టి సాధారణంగా మనం ఈ ఈక్వేషన్ కి పరిష్కారం f A1e αt అవుతుంది ఇక్కడ A1 అనేది ఒక కాన్స్టాంట్ ఇప్పుడు దీనిని ఈక్వేషన్ లో ఉపయోగిస్తే పై ఈక్వేషన్ di dt αi A1e αt అవుతుంది ఈ ఈక్వేషన్ క్రమం మర్చి వ్రాస్తే ఈక్వేషన్ దానినుండి ఈక్వేషన్ వస్తాయి ఇప్పుడు మనకు i విలువ ఈక్వేషన్ నుండి పొందుతాం దీనిని సరిగ్గా కేవలం ఇంటిగ్రేట్ చేయాలి మరియు మనం ఇంకో కాన్స్టాంట్ A2 ను పొందుతాం ఇప్పుడు క్రిటికల్లి డంప్డ్ సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన అంటే 2 పదములను కూడితే తెలుస్తుంది అవి నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ మరియు లినియర్ పదంతో గుణించబడిన నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఈ స్థితి లో ప్రతిస్పందన ఏమి అవుతుంది ఒకవేళ టైం t లో వచ్చేమార్పు కి అనుగుణంగా కరెంట్ లో వచ్చే మార్పు కు గల బంధానికి గీసిన వక్రరేఖ కర్వ్ curve ని చిత్రం లో చూడవచ్చు ఇప్పుడు టైం t విలువ 1α కు సమానం అయితే ఏమి అవుతుంది కాబట్టి టైం t యొక్క విలువ 1α కు సమానం అయితే వచ్చిన విలువ గరిష్టం అయితే మరియు ఆ గరిష్ట విలువ e 1α అవుతుంది కాబట్టి దీని అర్ధం ఏమిటంటే వన్ టైం కాన్స్టాంట్ తర్వాత కరెంటు యొక్క విలువ కొన భాగానికి చేరి మరియు అప్పుడు నెమ్మదిగా తగ్గుతూ సున్నాకు చేరుతుంది కాబట్టి ఈ రకం ప్రతిస్పందన ని మనం సిస్టం క్రిటికల్లి డాంప్డ్ గా ఉన్నప్పుడు చూడగలము ఇప్పుడు మూడవ స్థితి α ⍵0 ని చూద్దాం α ⍵0 అనగా C4LR2 యొక్క విలువ అని అర్థం కాబట్టి రూట్స్ అయినటువంటి σ1 మరియు σ2 ను ఈక్వేషన్ మరియు లలో చూసాము ఇక్కడ రూట్ అఫ్ 1√ 1 కి బదులు కాంప్లెక్స్ వెరిబుల్ j ని వ్రాస్తాము ఇప్పుడు σ1 αj⍵d మరియు σ2 αj⍵d అని చెప్పవచ్చు ఇక్కడ ⍵d √ ⍵02 α2 ఇప్పుడు ఒకవేళ α ⍵0 విలువ ఎల్లప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది కాబట్టి అందుకే మనం 1 ని బయటికి తీసుకువచ్చాం కాబట్టి ⍵d అనగా డాంపింగ్ ఫ్రీక్వెన్సీ మరియు ⍵0 అనగా ఆన్ డాంప్డ్ నేచురల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎప్పుడైతే σ1 మరియు σ2 యొక్క విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు పరిష్కారం వస్తుంది మరియు క్రమం మర్చి వ్రాస్తే ఈక్వేషన్ లో చూపిన విధంగా వస్తుంది కాబట్టి కరెంటు యొక్క ప్రతిస్పందన మనకు t యొక్క పదములలో వస్తుంది మనం ఆయిలర్ ఐడెంటిటీ Euler's identity ని ఈక్వేషన్ కి ఆపాదిస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది కాబట్టి దీనిని సరళీకృతం చేస్తే ఎక్స్ప్రెషన్ లో కరెంటు యొక్క విలువ టైం t తో అనుసంధానమై ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఈ ఈక్వేషన్ ని చుస్తే ఎక్స్ప్రెషన్ లో మనం చెప్పవచ్చు సిస్టం లో కొసైన్ పదములు మరియు సైన్ పదాలు వున్నాయి అనగా సైనుసోయిడల్ పదములు వున్నాయి మనం చుస్తే సైనుసోయిడల్ పదములు మరియు ఎక్స్పోనెన్షియల్ పదాలు వున్నాయి కాబట్టి ప్రతిస్పందన చూడటానికి ఎలా ఉంటుంది ఈ స్థితి లో కరెంటు యొక్క ప్రతిస్పందన ని చుస్తే అది ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఫాక్టర్ మరియు e ఫాక్టర్ పదాలు ఉన్నాయి కాబట్టి మనం కేవలం ఇది ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతూ ఉంటుంది మరియు ఇది సైన్ సోయి డల్ గా మారుతూ కూడా ఉంటుంది ఎందుకంటే మనకు సైన్ మరియు కొసైన్ పదాలు ఈక్వేషన్ లో వున్నాయి కాబట్టి టైం కాన్స్టాంట్ 1α యొక్క ప్రతిస్పందన మరియు టైం వ్యవధి పీరియడ్ period t విలువ 2𝝥⍵d కు సమానం అవుతుంది దీనిని మనం చిత్రం లో చూడవచ్చు కాబట్టి దీనితో ఈ రోజు లెక్చర్ ని ముగిద్దాం మన చర్చ ని తర్వాత లెక్చర్ లో కొనసాగిద్దాం మరియు ఎప్పుడైతే RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ని ఆపాదిస్తే అది ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం